కెమికల్ ఇంజినీరింగ్ లో బేసిక్ ప్రిన్సిపుల్స్ అండ్ కాలిక్యులేషన్స్ పై ఓపెన్ ఆన్ లైన్ కోర్సుకు స్వాగతం మెటీరియల్ బాలన్స్ మరియు ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ ఆధారంగా ఆ ప్రాథమిక సూత్రాల గురించి మనం చర్చిస్తున్నాము గత ఉపన్యాసంలో మనం రియాక్షన్స్ప్రతిచర్యలు లేకుండా మల్టిప్లై స్ట్రీమ్స్ తోబహుళ ప్రవాహాల ఎనర్జీ బాలన్స్శక్తి సమతుల్యత గురించి చర్చించాము మరియు ఎవాపరేటర్ డ్రైయర్ డిస్టిలేషన్ కాలమ్స్వేదన కాలమ్ మొదలైన వాటి ఆధారంగా ఈ ఎనర్జీ బాలన్స్ ఈక్వేషన్ యొక్క విశ్లేషణ గురించి కూడా చర్చించాము కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం ఆ ఎనర్జీ బాలన్స్ గురించి హీట్ అఫ్ రియాక్షన్ తో మళ్లీ చర్చించడానికి ప్రయత్నిస్తాము ఈ ఉపన్యాసంలో మనం హీట్ అఫ్ ఫార్మషన్ చర్య యొక్క స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మషన్ మరియు హీట్ అఫ్ ఫార్మషన్ ఆధారంగా చర్య యొక్క స్టాండర్డ్ హీట్ ని ఎలా విశ్లేషించాలో మరియు కొన్ని ఉదాహరణలతో కూడా చర్చిస్తాము ఒక నిర్దిష్ట ప్రక్రియలో రియాక్షన్స్ప్రతిచర్యలు ఇమిడి ఉన్నప్పుడు ఎనర్జీ బాలన్స్ యొక్క ముఖ్యమైన అంశం ఒకటి కాబట్టి ఆ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మషన్ ఏమిటో మీరు తెలుసుకోవాలి కాబట్టి ఆ రసాయన సమ్మేళనాలు ఎలా ఏర్పడాలో ఆ ఏర్పడే సమయంలో విడుదల చేసే ఎనర్జీశక్తి ఏమిటి లేదా మీకు తెలిసిన ఎనర్జీ ఏమిటో మీరు తెలుసుకోవాలి ఇది వాస్తవానికి స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మషన్ గా పరిగణించబడుతుంది మరియు ఇక్కడ స్టాండర్డ్ప్రామాణిక అంటే స్టాండర్డ్ టెంపరేచర్ మరియు ప్రెషర్పీడనం అంటే ఆ పర్టికులర్ కాంపౌండ్ న్ని రూపొందించడానికి వాస్తవానికి హీట్ అవసరం అవుతుంది దీనిని స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మషన్ అని అంటారు ఇప్పుడు ఈ స్టాండర్డ్ హీట్ అఫ్ ఫార్మషన్ ని మీరు వాస్తవానికి ఒక నిర్ధిష్ట ప్రతిచర్యకు అవసరమైన ఎంథాల్పీ లేదా ఎనర్జీ గురించి మీకు తెలిసిన దాని ఆధారంగా అంచనా వేయవచ్చు రియాక్షన్ప్రతిచర్య జరుగుతుందని మీకు తెలుసు మరియు ఆ సందర్భంలో ఒక నిర్ధిష్ట ఆపరేటింగ్ కండిషన్ వద్ద ఆ ప్రతిచర్య కొరకు పాల్గొనే ప్రతి వ్యక్తిగత భాగాన్ని మీరు ఏర్పాటు చేసే వేడిగురించి మీకు తెలుసు ఒకవేళ ఆ చర్య వల్ల ఎంథాల్పీ విడుదల కావడం లేదా శక్తి మార్పులు చోటు చేసుకున్నాయని మీకు తెలిసినట్లయితే అప్పుడు మీకు తెలిసిన ఆ నిర్ధిష్ట పరిస్థితి ఎలా ఉండాలో మీరు తెలుసుకోవచ్చు ఒకవేళ అది స్టాండర్డ్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద ఉన్నట్లయితే అప్పుడు దానిని స్టాండర్డ్ కండిషన్ అని అంటారు ఆ ప్రామాణిక స్థితిలో వాస్తవానికి జరుగుతున్న ఆ నిర్దిష్ట భాగాలను రూపొందించడానికి అవసరమైన శక్తి మీకు ఏమి ఉంటుంది అవి వాస్తవానికి ఆ నిర్దిష్ట ప్రతిచర్య కోసం పాల్గొంటాయి ఉష్ణోగ్రత మార్పు కారణంగా ఎంథాల్పీలో కొంత మార్పు ఉంటుందని నేను భావించినట్లయితే కాబట్టి అది వివేకవంతమైన వేడిగా పరిగణించబడుతుంది ఆ నిర్దిష్ట ఎంథాల్పీ మార్పు కోసం ఆ వివేకవంతమైన వేడి మీకు తెలిస్తే మరియు ఆ నిర్దిష్ట ంగా ప్రతిచర్య యొక్క వేడి మీకు తెలుసు అని మీకు తెలిస్తే ఆ చర్య వేడి నుండి మీకు చర్య తెలుసు మీరు వివేకవంతమైన వేడిని తెలిసినట్లయితే ఆ భాగం యొక్క ఏర్పడే వేడిమీకు తెలుసు అని మీరు పొందుతారు కాబట్టి ఇక్కడ ఈ స్లైడ్ లో delta H f i 0 ద్వారా పేర్కొనబడే ఏదైనా భాగం యొక్క ఏర్పడే వేడిఇక్కడ చూపించబడింది ఇక్కడ చూడండి ఈ హాట్ ప్రాథమికంగా మీకు వేడి ఏర్పడటం తెలుసు మరియు ఇక్కడ 0 ప్రామాణిక పరిస్థితిని సూచిస్తుంది f ఫార్మేషన్ i మీకు భాగాలు తెలుసు లేదా అక్కడ ఆ జాతులు మీకు తెలుసు ఇది ప్రాథమికంగా ఒక భాగం యొక్క స్టాండర్డ్ హీట్ అయితే నిర్ధిష్ట సమయంలో ఇది ఒక స్టాండర్డ్ కండిషన్ అని మీకు తెలుసు మరియు నిర్ధిష్ట ంగా ప్రతి యూనిట్ మోల్ లేదా యూనిట్ మోల్ వంటి పదాలు మీకు తెలుసు ఆ భాగం ఏర్పడటానికి అవసరమైన శక్తి లేదా శక్తి విడుదల చేయబడుతుందని మీకు తెలుసు ఇప్పుడు ఇది మీరు తెలిసిన ట్లయితే అక్కడ ఆ రసాయన చర్య ద్వారా విడుదల చేయబడిన లేదా శోషించబడిన వేడి అప్పుడు మనం ఈ ప్రామాణిక ఫార్మేషన్ వేడిని కలిగి ఉండవచ్చు దీనిని తీసివేయడం ద్వారా మీకు ఎంథాల్పీ మార్పు తెలుసు లేదా దాని నుండి ఉష్ణోగ్రత మార్పు ద్వారా వివేకవంతమైన వేడి మార్పు అని మీరు చెప్పవచ్చు ఒకవేళ ఉంటే ప్రామాణిక పరిస్థితి మీకు తెలుసు అప్పుడు మీరు దీనిని తీసివేయాలి కాబట్టి ఈ చర్య యొక్క ఈ తీసివేత నుండి మీరు ఈ చర్య వేడి నుండి శక్తిని తెలుసు అక్కడ ఏర్పడే వేడి ఎలా ఉంటుందో మీరు సులభంగా లెక్కించవచ్చు ఏర్పడే వేడిని తెలుసుకోవడం కొరకు ప్రాథమికంగా మీరు మొదట చర్యను అనుమతించండి మరియు తరువాత విడుదల చేయబడ్డ చర్య యొక్క వేడిని లెక్కించండి అది ప్రయోగాత్మకంగా తెలుసుకోవాలి కాబట్టి ఆ ప్రయోగాత్మక విలువ నుండి అప్పుడు మీరు ఈ సమీకరణం ద్వారా ఏర్పడే వేడి ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు మరియు ఈ సందర్భంలో మీరు మారుతున్నట్లయితే మీరు చూస్తున్నారు అక్కడ ఏదైనా దశ మార్పు ఉంది అప్పుడు మీరు ఆ దశ మార్పు కారణంగా ఆ ఎంథాల్పీ మార్పును చేర్చాలి కాబట్టి మీకు వాపోరిజెషన్ హీట్ అఫ్ సబ్లిమేషన్ హీట్ అఫ్ మెల్టింగ్ తెలుసు కాబట్టి అక్కడ దశ మార్పు ఉంటే ఆ షరతులన్నింటినీ కూడా చేర్చాలి ఒకవేళ ఫేజ్ ఛేంజ్ లేనట్లయితే అక్కడ ఆ నిబంధనలను విడిచిపెట్టడం గురించి మీరు తేలికగా తెలుసుకోవాలి ఇప్పుడు ప్రాథమికంగా మీరు ఆ ప్రామాణిక వేడిని ఎలా నిర్వచిస్తారు కాబట్టి ఇది ప్రాథమికంగా ఎంథాల్పీ మార్పులుగా నిర్వచించబడుతుంది ఇది సమ్మేళనం యొక్క ఒక మోల్ 25 డిగ్రీల సెల్సియస్ మరియు ఒక వాతావరణ పరిస్థితితో సంబంధం కలిగి ఉంటుంది కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ హైడ్రోజన్ మీకు తెలిసినట్లుగా సాధారణంగా ప్రకృతిలో కనిపించే విధంగా దీని ఎలిమెంట్ కాన్స్టిట్యూయెంట్స్ నుంచి దీనిని స్టాండర్డ్ కండిషన్ అని అంటారు సహజంగా సంభవించే అత్యంత ముఖ్యమైన ఎలిమెంట్ కాన్స్టిట్యూయెంట్స్ మీకు తెలుసు ఈ కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ హైడ్రోజన్ యొక్క ప్రతి ఎలిమెంట్ 25 డిగ్రీల సెల్సియస్ మరియు ఒక వాతావరణానికి ఈ స్టాండర్డ్ కండిషన్లో ఇప్పుడు ఏర్పడే ఉష్ణోగ్రత సున్నా అని మీకు తెలుసు కాబట్టి ఏ భాగాలు సహజంగా సబ్స్టిట్యూయెంట్స్ లేదా కాన్స్టిట్యూయెంట్స్ ఏర్పడతాయని మీకు తెలిసిన వాటిని 0 గా పరిగణించాలి ఏదైనా రసాయన సమ్మేళనం ఏదైనా ఇతర ఎలిమెంట్ ఆధారంగా ఏర్పడినట్లయితే ఆ పర్టికులర్ కాంపౌండ్యొక్క ఏర్పడే వేడి ని మీరు పరిగణనలోకి తీసుకోవాలి ఈ అవగాహనకు మేము కొంత ఉదాహరణ చేస్తాము ఒక స్టాండర్డ్ కండిషన్ లో చర్య యొక్క వేడి ఎంత ఉండాలి మరియు అక్కడ ఏర్పడే స్టాండర్డ్ హీట్ నుండి చర్య యొక్క వేడిని ఎలా అంచనా వేయాలి చర్య యొక్క స్టాండర్డ్ హీట్ అనేది ప్రోడక్ట్ మరియు రియాక్టన్స్ మధ్య తేడాగా లెక్కించబడుతుంది లేదా రియాక్టన్స్ మరియు ఉత్పత్తులు రెండూ కూడా ప్రామాణిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏర్పడే వేడిమి అని మీరు చెప్పవచ్చు అంటే 25 డిగ్రీల సెల్సియస్ మరియు ఒక వాతావరణం వద్ద ఉంటుంది ఇప్పుడు ఇక్కడ aA bB వంటి ప్రతిచర్య ఉంది ఇది మీకు C మరియు D యొక్క ఉత్పత్తులను ఇస్తుంది దీనితో చూపించబడ్డ విధంగా స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్ స్లైడ్ లో ఇక్కడ చర్య సమీకరణం మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ వంటి స్లైడ్ లో ఇవ్వబడిన ఈ వివరణ ద్వారా ఈ ప్రామాణిక పరిస్థితి వద్ద చర్య యొక్క వేడిని మీరు తెలుసుకోవచ్చు

ఇది ప్రాథమికంగా ఎంథాల్పీ మార్పు లేదా స్టాండర్డ్ కండిషన్లో హీట్ అఫ్ రియాక్షన్ సున్నా అంటే ఇక్కడ ప్రమాణం మరియు rxn అంటే ప్రతిచర్య అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా చర్య యొక్క ప్రామాణిక వేడి మరియు ప్రొడక్ట్ ల యొక్క మొత్తం వేడిమి యొక్క వ్యత్యాసం మరియు రియాక్టన్స్ ల కొరకు ఏర్పడే మొత్తం వేడిమి ఆధారంగా దీనిని లెక్కించవచ్చు ప్రొడక్ట్ ల కొరకు మొత్తం ఫార్మేషన్ యొక్క వేడిమి మీరు ఇక్కడ నిబంధనలను తెలుసుకోవడం ద్వారా లెక్కించవచ్చు ఇది ప్రాథమికంగా ప్రొడక్ట్ కాంపోనెంట్ ల యొక్క అన్ని వేడిమి యొక్క సంక్షిప్తీకరణ ఇప్పుడు ఇక్కడ ఉత్పత్తులలో ith కాంపోనెంట్ల సంఖ్య మరియు ఇక్కడ Hfi ఇది ప్రాథమికంగా దాని కాంపోనెంట్ కొరకు ఏర్పడే వేడిమి కాబట్టి ఉత్పత్తులలో ఎన్ని కాంపోనెంట్లు ఉంటే అక్కడ ఈ విధంగా గుణించడం ద్వారా ఏర్పడే వేడిని మీరు తెలుసు ప్రతి కాంపోనెంట్ ల యొక్క ప్రామాణిక వేడిని అక్కడ ఉన్న కాంపోనెంట్ ల సంఖ్య ద్వారా మీరు తెలుసుకుంటారు అదేవిధంగా క్రియేటర్లలో మోల్స్ సంఖ్యతో ఏర్పడే నిర్దిష్ట వేడిని గుణించడం ద్వారా మీరు మొత్తం ఏర్పడే ఎంథాల్పీని పొందవచ్చు ఈ చర్య సమీకరణాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటే స్లైడ్ లో ఇవ్వబడ్డ రియాక్టన్స్లు A మరియు B అని మీరు చూస్తారు మరియు ప్రొడక్ట్ లు C మరియు D అయితే స్టోయికియోమెట్రిక్ కోఎఫిసిఎంట్లు abc మరియు d అని మీకు తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ చర్య కొరకు ఆ చర్య వేడిని మీరు చూస్తారు ఇక్కడ వరసగా c మరియు d కొరకు ఇక్కడ ప్రొడక్ట్ ల కొరకు వరసగా C మరియు D కొరకు మోల్స్ సంఖ్య మీకు తెలుసు మనం c కొరకు ఏర్పడే వేడిని లెక్కించవచ్చు ఈ కాంపోనెంట్ కొరకు ఏర్పడే వేడిని మీకు ఇస్తుంది అదేవిధంగా మీ ఉత్పత్తుల్లో కాంపోనెంట్ d కొరకు ఏర్పడే వేడిమి మరియు తరువాత మీరు ఈ ఎంథాల్పీని తీసివేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఆ రియాక్టన్స్ లు a మరియు b యొక్క ఎంథాల్పీ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ ఈ వరకు ఏమిటి ఈ ఉత్పత్తుల కోసం ఏర్పాటు యొక్క మొత్తం ఎంథాల్పీ మీకు తెలుసు మరియు ఇది ప్రాథమికంగా మీకు తెలిసిన మొత్తం ఎంథాల్పీ ఆ ప్రామాణిక స్థితిలో ఏర్పడటానికి ప్రతిక్రియలు మీకు తెలుసు కాబట్టి ఉత్పత్తుల నుండి రియాక్టన్స్లు ఏర్పడే ఈ మొత్తం వేడిని తీసివేయడం ద్వారా మీరు స్టాండర్డ్ కండిషన్ లో ఆ హీట్ అఫ్ రియాక్షన్ పొందవచ్చు ఈ విషయంలో మీకు ఒకటి కంటే ఎక్కువ ప్రతిచర్య ఉన్నట్లయితే అప్పుడు మీరు హెస్ లా మీకు తెలుసు అని వర్తింపజేయాలి హెస్ లా ప్రకారం ఇది ప్రాథమికంగా అల్జేబ్రైక్ ఆపరేషన్స్ ద్వారా ఒక సెట్ ప్రతిచర్యలను తారుమారు చేయగలిగితే ఇది మీకు ఆశించిన ప్రతిచర్యను ఇస్తుంది అప్పుడు దానికి అనుగుణంగా చర్య యొక్క ఆశించిన వేడిని తారుమారు చేయబడిన ప్రతిచర్యల యొక్క ప్రతిచర్య యొక్క ప్రతిచర్య యొక్క వేడిమిపై అదే అల్జేబ్రైక్ ఆపరేషన్స్ ను నిర్వహించడం ద్వారా పొందవచ్చు అంటే ఇక్కడ మీకు ప్రతిచర్య ఒకటి ప్రతిచర్య రెండు ప్రతిచర్య మూడు ప్రతిచర్య నాలుగు వంటి ప్రతిచర్యలు ఉంటే ఒకవేళ మీరు చర్య యొక్క వేడిమి చర్య యొక్క వేడిమి రెండు చర్య యొక్క వేడిమి మూడు చర్య యొక్క వేడిమి నాలుగు మొదలైన చర్యల యొక్క సంబంధిత వేడిని కలిగి ఉన్నట్లయితే ఈ విధంగా ఒకదాని నుండి మరొకదాన్ని తీసివేయడం ద్వారా చర్య యొక్క వేడిని తారుమారు చేయడం ద్వారా మీరు మొత్తం లేదా కోరుకున్న ప్రతిచర్య వేడిని తెలుసుకోవచ్చు కాబట్టి దీనిని హెస్ లా అని అంటారు మనం మొదట ఒకే ఒక ప్రతిచర్యను ఇచ్చే ఉదాహరణ చేద్దాం స్టాండ్డ్ర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ని ఎలా లెక్కించాలో స్టాండ్డ్ర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ నుండి ఇది హెస్ చట్టం కాదు ఈ ఉదాహరణలో ఈ చర్య అమ్మోనియా ఆక్సిజన్ తో ప్రతిస్పందించే దిగువ చర్య కొరకు చర్య యొక్క స్టాండ్డ్ర్డ్ హీట్ ని ఇక్కడ లెక్కించండి ఇది నీటితో నైట్రస్ ఆక్సైడ్ మీకు తెలుసు అని మీకు ఇస్తుంది ఈ 4 gram mole అమ్మోనియాలో నైట్రస్ ఆక్సైడ్ ఉత్పత్తిని ఇవ్వడానికి ఆక్సిజన్ తో ప్రతిస్పందించడానికి పాల్గొంటోంది మరియు మీకు ఆ నీరు తెలుసు ఈ సందర్భంలో గ్రాము మోల్ కు కిలోకేలరీలో ప్రామాణిక స్థితిలో ఏర్పడే వేడిని అమ్మోనియా 11 04 ఆక్సిజన్ కొరకు 0 ఇవ్వబడుతుంది నైట్రస్ ఆక్సైడ్ కు 21 60 ఇవ్వబడుతుంది మరియు మీకు తెలిసిననీరు 57 80 ఇవ్వబడుతుంది ఏర్పడే వేడినుండి చర్య ావేడిని కనుగొనే సూత్రాల ప్రకారం చర్య యొక్క వేడి మీకు తెలుసు కాబట్టి ఈ ప్రొడక్ట్ సైడ్ కొరకు ఫార్మేషన్ గురించి మీకు తెలిసిన వేడి ఎలా ఉండాలో మనం తెలుసుకోవచ్చు ప్రొడక్ట్ సైడ్ నైట్రస్ ఆక్సైడ్ మరియు నీరు కనుక ఇది ప్రాథమికంగా ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 4 moles నైట్రస్ ఆక్సైడ్ అవసరం అది ప్రతి మోల్స్ కు 21 60 అని మీకు తెలుసు 4 moles కొరకు ఇది 4 నుండి 21 60 వరకు ఉంటుంది అదేవిధంగా నీటి కొరకు ప్రతి మోల్ కు ఇవ్వబడుతుంది ఇది ఏర్పడే వేడి 57 80 అని మీకు తెలుసు అప్పుడు ఆరు మోల్స్ నీటి కి ఏర్పడే మొత్తం వేడి ఎంత ఉండాలి అది 6 నుండి 57 80 వరకు ఉంటుంది ఇది కేవలం మీకు ప్రొడక్ట్ సైడ్ తెలుసు అదేవిధంగా ప్రోడక్ట్ వైపు ఇది మీకు అమ్మోనియా తెలుసు అక్కడ 4 moles అమ్మోనియా ఉంటుంది ఎందుకంటే ఇది సహజంగా జరుగుతుంది ఆక్సిజన్ సహజంగా జరుగుతుంది కనుక సహజంగా ఏర్పడే వేడికి సమ్మేళనం సున్నా అని మీకు తెలుసు కాబట్టి ఈ ఆక్సిజన్ కోసం మీ ఏర్పడే వేడి గా 5 ఇంటూ 0 వరకు ఇక్కడ చెప్పవచ్చు అమ్మోనియా 4 moles అమ్మోనియా కొరకు అమ్మోనియా యొక్క 4 moles ఏర్పడే వేడిమి అమ్మోనియా ఫార్మేషన్ యొక్క moles ప్రకారం4 నుంచి 11 04కు సమానం అవుతుంది ఇది అవసరం అవుతుంది 11 04 kilocalorie heat తెలుసు సరళీకరణ తరువాత దీనిని తీసివేయడం ద్వారా ప్రతిచర్య యొక్క వేడిని మీరు రియాక్షన్ వైపు ప్రొడక్ట్ సైడ్ కు తెలుసు అని మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ మనం ఈ మొత్తాన్ని మైనస్ 216 24 కిలోకేలరీలను ప్రతి 4 gram mole అమ్మోనియా మోల్ కు పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మనం ఏర్పడే స్టాండ్డ్ర్డ్ హీట్ నుండి స్టాండ్డ్ర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ని లెక్కించవచ్చు ఏర్పడే స్టాండ్డ్ర్డ్ హీట్ని నుండి చర్య యొక్క స్టాండ్డ్ర్డ్ హీట్ని లెక్కించడానికి ఇక్కడ మరొక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు ఈ సందర్భంలో 10 కిలోల మాంగనీస్ ఆక్సైడ్ ను 3 కిలోల అరూప కార్బన్ తో విద్యుత్ కొలిమిలో వేడి చేస్తే అది కోక్ అని మీరు భావించినట్లయితే ఈ సందర్భంలో ఇది 4 8 కిలోల మాంగనీస్ లోహం మరియు 2 6 కిలోల మాంగనీస్ ఆక్సైడ్ ను మందకొడిగా కలిగి ఉండే ఉత్పత్తులుగా మీకు ఫలితాలను ఇస్తుంది ఆ ఉత్పత్తుల్లో మాంగనీస్ మరియు కార్బన్ మోనాక్సైడ్ వాయువు తెలుసు ఇది వాస్తవానికి మీకు హీటింగ్ తెలుసు లేదా ఆ కార్బన్ తో ఆ మాంగనీస్ ఆక్సైడ్ యొక్క కంబషన్ మీకు తెలుసు అప్పుడు కార్బన్ కార్బన్ మోనాక్సైడ్ ను ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసు ఇది కొలిమిలో ఆ ఆక్సిడేషన్ ప్రాసెస్ ఆధారంగా ఆక్సిడేషన్ చెందుతుంది ఈ సమస్య ప్రకారం ఒక ప్రమాణంలో మీకు తెలిసిన పరిస్థితి ప్రకారం మీరు లెక్కించాల్సిన ఫర్నేస్ ఛార్జ్ గురించి మీకు తెలిసిన మొత్తం ప్రక్రియ యొక్క స్టాండ్డ్ర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ ఎలా ఉండాలో మీరు చూస్తారు ఈ సందర్భంలో ఒక మోల్ మాంగనీస్ మరియు ఒక మోల్ మాంగనీస్ ఆక్సైడ్ ఉత్పత్తి కోసం ఉపయోగించే 0 0413 కిలోల మాంగనీస్ ఆక్సైడ్ మోల్ ఇవ్వబడుతుంది ఒక డేటాగా ప్రామాణిక పరిస్థితుల్లో ఫార్మేషన్ ల యొక్క హీట్స్ అవసరం అని మనం చెప్పవచ్చు ఈ మాంగనీస్ ఆక్సైడ్ కొరకు ఏర్పడే స్టాండ్డ్ర్డ్ హీట్ ని ఇక్కడ ఇవ్వబడుతుంది ఇది గ్రాము మోల్ కు 331 4 కిలోకేలరీలు ఇవ్వబడుతుంది అదేవిధంగా మాంగనీస్ ఆక్సైడ్ మాంగనీస్ కార్బన్ మోనాక్సైడ్ మరియు కోక్ కొరకు ఏర్పడే వేడిని స్లైడ్ ల్లో ఇక్కడ ఇవ్వబడుతుంది ఈ మొత్తం ప్రక్రియలకు చర్య యొక్క వేడి ఎంత ఉండాలో లెక్కించండి ఇప్పుడు ఈ సందర్భంలో మనం పరిగణించవచ్చు ఇక్కడ 10 కిలోల మాంగనీస్ ఆక్సైడ్ మరియు 3 కిలోల coke మీలోని వివిధ భాగాల ఉత్పత్తికి ఉపయోగించబడుతుంది అక్కడ మాంగనీస్ మాంగనీస్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ కూడా తెలుసు అన్ని సందర్భాల్లో స్థిరంగా ఉండే యూనిట్ లో దీనిని మార్పిడి చేయాలని మీకు మొదట తెలుసు ఇప్పుడు ఇది స్టాండర్డ్ కండిషన్ లో ఏర్పడే వేడిమి కోసం ఇక్కడ మోల్ తెలుసు కాబట్టి కానీ మీ ఛార్జ్ కిలోలో ఇవ్వబడుతుంది కాబట్టి మీరు మొదట దానిని మోల్స్ గా మార్చాలి కాబట్టి మీలో మాంగనీస్ ఆక్సైడ్ యొక్క ప్రాథమిక మొత్తం కిలో ఇవ్వబడిందని మీకు తెలుసు అది 10 కిలోలు ఇవ్వబడుతుంది కాబట్టి ఈ 10 కిలోల ను దాని మోలెకులర్ వెయిట్ తో విభజించడం ద్వారా మీరు దానిని మోల్స్ లేదా కిగ్రా మోల్స్ గా మార్చాలి కాబట్టి ఇది 0 0437 కిలోల మోల్ గా వస్తోంది కార్బన్ యొక్క ప్రాథమిక మొత్తం 3 కిలోలు తరువాత మార్పిడి తరువాత లేదా దాని మోలెకులర్ వెయిట్ ను విభజించడం ద్వారా 0 25 కిలోల మోల్ అవుతుంది మరియు తరువాత మాంగనీస్ ఏర్పడింది ఇది 4 8 కిలోలు దాని మోలెకులర్ వెయిట్ ను విభజించడం ద్వారా మీరు 0 0874 కిలోల మోల్ ను పొందుతారు అదేవిధంగా మాంగనీస్ ఆక్సైడ్ ఏర్పడింది ఇది 0 036 కిలోల మోల్ గా ఉంటుంది ఇప్పుడు ఈ మాంగనీస్ ఆక్సైడ్ నుండి ఏర్పడిన భాగాలు మీకు తెలుసు ఈ మాంగనీస్ ఆక్సైడ్ వంద శాతం మార్పిడి ఉండదని మీరు చూస్తారు ఆ కొలిమిలో కొన్ని మార్పిడి చేయని మాంగనీస్ ఆక్సైడ్ మిగిలి ఉంటుంది కాబట్టి ఆ మార్చబడని మాంగనీస్ ఆక్సైడ్ ఏమిటి ఇది మీకు తెలుసు మాంగనీస్ మరియు మాంగనీస్ ఆక్సైడ్ యొక్క ఒక మోల్ ఏర్పడింది ఇక్కడ ఇలా ఉందని మీకు తెలుసు ఈ మొత్తం మరియు ఈ మొత్తం అంటే 0 036 mole అక్కడ ఉంది కాబట్టి దాని కోసం ఈ 0 0413 kg moles మాంగనీస్ ఆక్సైడ్ మోల్స్ అవసరం అయితే ఇక్కడ 0 0437 kg moles వలె మాంగనీస్ ఆక్సైడ్ సరఫరా చేయబడింది కాబట్టి అక్కడ మార్చబడని మాంగనీస్ ఆక్సైడ్ ఏమిటి దానిని తీసివేయడం ద్వారా మీరు ఆ 0 0024 kg molesను పొందుతారు ఇప్పుడు ఆ కార్బన్ తో సంబంధం ఉన్న ఈ మాంగనీస్ ఆక్సైడ్ యొక్క ఈ ఆక్సిజన్ కోసం ఆ కొలిమి నుండి బయటకు వచ్చే కార్బన్ మోనాక్సైడ్ ను దీని ద్వారా లెక్కించవచ్చు అది మీకు 4 into 0 0413 వరకు ఇక్కడ తెలుసు ఇక్కడ 4 అంటే 4 moles ఆక్సిజన్ అవసరం అవుతుంది మీలో ఒక moleకు మాంగనీస్ ఆక్సైడ్ మార్పిడి అవసరం అవుతుంది మరియు తరువాత మీరు 4 నుంచి 0 0413 వరకు మరియు తరువాత ఇక్కడ మైనస్ ఏమిటి అని చెప్పవచ్చు ఇక్కడ మీకు మాంగనీస్ ఆక్సైడ్ రూపం ఏమిటి మరియు ఇక్కడ మీరు ఈ మొత్తాన్ని తీసివేయవచ్చు అప్పుడు ఆ మాంగనీస్ ఆక్సైడ్ కు ఆక్సిజన్ మీకు తెలుసు వాస్తవానికి కార్బన్ మోనాక్సైడ్ కు కార్బన్ మోనాక్సైడ్ ఆక్సీకరణ ం గురించి మీకు తెలుసు కాబట్టి ఇక్కడ దయచేసి ఇక్కడ సరిచేయండి 0 1286 kg ఇది kg mole అవుతుంది మరియు 0 0366 కిలోలు మీకు తెలుసు కాబట్టి ఆక్సిజన్ మోల్ మాంగనీస్ ఆక్సైడ్ వంటిదని మీకు తెలుసు కాబట్టి ఈ మొత్తం మొత్తం నుండి తీసివేయబడుతుందని మేము చెప్పవచ్చు మాంగనీస్ ఆక్సైడ్ మరియు మిగిలిన మొత్తం కార్బన్ ను కార్బన్ మోనాక్సైడ్ గా మార్చడానికి ఉపయోగించబడుతుందని మీకు తెలుసు ఆక్సీకరణ ం చెందిన ఆక్సిజన్ మరియు కార్బన్ యొక్క మొత్తం ఆధారంగా కార్బన్ మోనాక్సైడ్ రూపం అప్పుడు 0 1286 kg mole కు సమానం మరియు దానిని మార్పిడి చేయడం ద్వారా కార్బన్ మోనాక్సైడ్ ను అక్కడ సరఫరా చేయబడిన కార్బన్ గా మార్చడం మీకు తెలుసు కాబట్టి మీకు 0 1214 kg mole తెలుసు ఇప్పుడు ప్రక్రియ యొక్క ఆ మెటీరియల్ బాలన్స్ ప్రకారం మెటీరియల్ సరఫరా చేయబడిందని లేదా ఆ కొలిమిలోకి ప్రవేశిస్తుందని మీకు తెలిసిన ఈ మొత్తాన్ని మనం రాయవచ్చు అంటే మాంగనీస్ ఆక్సైడ్ 10 కిలోలు కార్బన్ 3 కిలోలు మాంగనీస్ 4 8 కిలోలు మాంగనీస్ ఆక్సైడ్ 2 6 కిలోలు మాంగనీస్ ఆక్సైడ్ గా మిగిలిపోతున్న పదార్థాలు ఇక్కడ మీకు 0 55 కిలోలు కార్బన్ మోనాక్సైడ్ 3 60 కిలోలు కార్బన్ 1 45 ఉంటుంది కాబట్టి ఇది ఆ కొలిమి నుండి వదిలివేయబడుతుంది లేదా ఆ ప్రాసెస్ యూనిట్ యొక్క అవుట్ లెట్ స్ట్రీమ్ వద్ద ఇవి మీకు తెలుసా అని మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఆ రియాక్టన్స్ లు ఏర్పడటానికి వేడి చేస్తుంది ఇక్కడ అది ఏమిటి మాంగనీస్ ఆక్సైడ్ ఇది మాంగనీస్ ఆక్సైడ్ యొక్క ఈ రియాక్టన్స్ మైన ఏర్పడే వేడి మరియు అదేవిధంగా ఈ కోక్ ఏర్పడే వేడి ఈ మొత్తం మీకు తెలుసు దీని కొరకు ఏర్పడే మొత్తం వేడిమి క్రియాజనకాలు మీ 13 352 క్షమించండి 13352 6 కిలోకేలరీలు అని మీకు తెలుసు ఆ ఉత్పత్తి యొక్క హీట్స్ అప్పుడు ఈ మాంగనీస్ ఆక్సైడ్ మీకు 3367 2 kilocalorie మరియు తరువాత కార్బన్ మోనాక్సైడ్ 3397 1 kilocalorie మరియు మాంగనీస్ సున్నా అని మీకు తెలుసు కాబట్టి చివరగా ఈ ఉత్పత్తి వైపు మొత్తం ఏర్పడే వేడి 6764 3 kilocalorie ఆ ఉత్పత్తులు మరియు రియాక్టన్స్ ల యొక్క ఆ వేడి నుండి ఆ స్టాండర్డ్ హీట్ యొక్క సమీకరణం మీకు తెలుసు దాని విలువలను ప్రత్యామ్నాయం చేసిన తరువాత మీరు 6588 3kilocalorie విలువను పొందవచ్చు అక్కడ ఉత్పత్తులు మరియు రియాక్టన్స్ ల కోసం హీటర్ ఏర్పాటు మీకు తెలుసు కాబట్టి ఈ విధంగా మీరు లెక్కించవచ్చు భాగాల యొక్క ఏర్పడే వేడి నుండి ప్రతిచర్య యొక్క వేడిమీకు తెలుసు ఇప్పుడు హెస్ లా ఆధారంగా ఉదాహరణ ఈ ఉదాహరణను ఇక్కడ చేద్దాం ఈ సందర్భంలో మీరు ఈ C 2 H 6 కొరకు దిగువ చర్యల నుంచి చర్య యొక్క వేడిని లెక్కించాల్సి ఉంటుంది ఇక్కడ ఈ మొదటి ప్రతిచర్య కొరకు ఈ మొదటి చర్య యొక్క వేడి స్టాండ్డ్ర్డ్ రియాక్షన్ మీకు ఇవ్వబడుతుందని మీరు చూస్తారు మరియు రెండవ చర్య కొరకు స్టాండ్డ్ర్డ్ హీట్ అఫ్ రియాక్షన్ మీకు ఇవ్వబడుతుంది అదేవిధంగా మూడవ చర్య కొరకు ఈ రియాక్షన్ హీట్ మీకు ఇవ్వబడుతుంది ఇప్పుడు దీని ఆధారంగా ఈ నీటి కార్బన్ డై ఆక్సైడ్ తో పాటు ఈ ఇథిలిన్ యొక్క ఈ ఉత్పత్తులను రూపొందించడానికి మీరు ప్రతిచర్య ఒకటి రెండు మరియు మూడు ప్రతిచర్యను లెక్కించాల్సి ఉంటుంది ఈ సందర్భంలో మేము దీనిని తారుమారు చేయవచ్చు మీరు రియాక్షన్ ను తీసివేయడం ద్వారా మరియు దానికి అనుగుణంగా ఆ హీట్ అఫ్ రియాక్షన్ ని జోడించడం ద్వారా హెస్ లా ప్రకారం తీసివేయడం ద్వారా కాబట్టి ఇక్కడ కూడా మనం అదే ఫ్యాషన్ చేయవచ్చు హెస్ చట్టం ఆధారంగా మొదటి ప్రతిచర్య నుండి రెండవ ప్రతిచర్యను మరో ప్రాతిపదికన తీసివేయవచ్చు అప్పుడు మేము ఈ మొదటి సమీకరణం నుండి ఈ సమీకరణాన్ని తీసివేయవచ్చు అప్పుడు మేము దీనిని పొందవచ్చు ఈ సమీకరణాన్ని మీరు తీసివేసేటప్పుడల్లా దానికి అనుగుణంగా మీరు హీట్ అఫ్ రియాక్షన్ ని కూడా తీసివేయవలసి ఉంటుంది కాబట్టి చివరగా ఈ తీసివేత కోసం మేము దీన్ని ఇక్కడ పొందవచ్చు మళ్లీ ఈ రిసిల్టింగ్ రియాక్షన్ను మూడోదానితో జోడించాలి అందుకే కన్వెన్షన్ మార్పిడి కోసం ఈ ఈథేన్ కోసం ఈ తుది సమీకరణాన్ని పొందడానికి దీన్ని ఎలా చేయాలో మీరు ఆలోచించాలి ఈ సందర్భంలో మీరు ఈ మూడవ జోడించండి మీకు రియాక్షన్ తెలుసు మీరు ఈ రిసిల్టింగ్ రియాక్షన్ తెలుసు అప్పుడు మీరు ఈ ఫైనల్ రియాక్షన్ ను C2H6 3 5O2 గా కలిగిఉండవచ్చు ఇది మీకు కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటిని ఇస్తుంది మరియు దానికి అనుగుణంగా మీరు దీనిని జోడించాలి అది హీట్ అఫ్ రియాక్షన్ అని మీకు తెలుసు మరియు చివరకు మీరు ఈ హీట్ అఫ్ రియాక్షన్ పొందవచ్చు ఇది 1558 3 kiloJoule గా వస్తోంది ఇప్పుడు దీని యొక్క హీట్ అఫ్ కంబషన్ ని బట్టి మీకు C2H6 తెలుసు అప్పుడు అది 1558 3 kiloJoule అవుతుంది ఈ ఉపన్యాసం నుండి హీట్ అఫ్ ఫార్మషన్ ఏమిటి హీట్ అఫ్ ఫార్మషన్ ఎలా ప్రయోగాత్మకంగా పొందబడుతుంది మరియు ఈ ఏర్పడే వేడి నుండి ఒకే ప్రతిచర్య లేదా ఇక్కడ బహుళ ప్రతిచర్య అయినా ఆ చర్య వేడిని ఎలా లెక్కించాలో మీకు తెలుసు అని మేము అర్థం చేసుకున్నాము హెస్ లా ద్వారా బహుళ ప్రతిచర్య కొరకు మీకు తెలిసిన సమస్య మరియు సౌకర్యాన్ని బట్టి మానిప్యులేట్ చేయడం ద్వారా హీట్ అఫ్ రియాక్షన్ తో పాటుగా మీరు ఈ ప్రతిచర్యలను తారుమారు చేయవచ్చు మరియు చివరగా ఒక స్టాండర్డ్ కండిషన్ లో ఏర్పడే వేడిని మీరు తెలుసుకోవడం ద్వారా మీకు తెలిసిన మొత్తం హీట్ ని పొందవచ్చు ఈ ఉపన్యాసంలో మేము స్టాండర్డ్ కండిషన్ లో మాత్రమే వివరించాము తదుపరి ఉపన్యాసంలో మనం కొన్ని ఇతర ఉదాహరణలను ఇవ్వడానికి ప్రయత్నిస్తాము అవి వాస్తవానికి స్టాండర్డ్ కండిషన్ లో లేవు ఒక స్టాండర్డ్ కండిషన్ లో హీట్ అఫ్ రియాక్షన్ ఉంటుంది ఆ టెంపరేచర్ చేంజ్ కారణంగా మీకు తెలిసిన ఎంథాల్పీ లో చేంజ్ ఉంటుంది అదేవిధంగా హెస్ చేంజ్ కారణంగా ఎంథాల్పీ చేంజ్ ఉంటుందని మీరు చూస్తారు ఆ ఉష్ణోగ్రత ప్రభావం మరియు హెస్ ట్రాన్స్ఫర్మేషన్పరివర్తన కారణంగా ఆ ఎంథాల్పీ చేంజ్ ఆధారంగా ఒక నిర్దిష్ట ఆపరేటింగ్ పరిస్థితుల్లో ఆ హీట్ అఫ్ రియాక్షన్ ఎలా లెక్కించవచ్చు కాబట్టి మేము తదుపరి ఉపన్యాసంలో ఆ విషయాలన్నింటినీ చర్చిస్తున్నాము ధన్యవాదాలు